పద క్రమ టైపాలజీ పార్టు 1 అందరికీ నమస్కారం నా NPTEL కోర్సు అప్ప్రీషియేటింగ్ లింగ్విస్టిక్స్ టైపోలాజికల్ విధానం Appreciating Linguistics A typological approach యొక్క ఈ సెషన్కు స్వాగతం మరియు మనము భాష ప్రపంచంలో భాషా టైపోలాజీ మరియు క్రాస్ లింగ్విస్టిక్ అధ్యయనాల గురించి మాట్లాడుతున్నాము మనము నిన్న చర్చించిన కొన్ని ఉదాహరణలు గుర్తుకు వస్తాయి సాంస్కృతిక సారూప్యత లేకుండా జన్యుపరంగా సంబంధం లేని భాషలను మీరు ఇక్కడ చూస్తారు కొన్ని రకాల సారూప్యతలు ఎటువంటి భాషా సంపర్కం లేకుండా పద క్రమ స్థాయిలో మార్పును చూపవచ్చు మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మనకు మూడు భాషలైన హిందీ జపనీస్ మరియు టర్కిష్ ఉన్నాయి మరియు ఈ మూడు భాషలలోనూ పద క్రమం ఒకేలా ఉందని మనము కనుగొన్నాము కనుక ఇది ఎల్లప్పుడూ కర్త కర్మ క్రియ లా ఉంటాయి అప్పుడు పొస్సెస్సర్ పొస్సెస్సామ్ సంబంధానికి సంబంధించినంత వరకు మూడు భాషలలోనూ పొస్సెస్సర్ ముందు వస్తుంది ఆ తరువాత పొస్సెస్సామ్ వస్తుంది నామవాచక పదబంధం మరియు యాడ్పోస్జిషన్ విషయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి నామవాచక పదబంధం ఎల్లప్పుడూ యాడ్పోస్జిషన్ కు ముందు సంభవిస్తుంది మరియు మనము ఈ మూడు భాషల సమాచారాన్ని కలిగి ఉన్నాము కాబట్టి దాని గురించి ఆసక్తికరమైనది ఏమిటంటే మనము ఏమి చర్చిస్తున్నామో ఒక్కసారి గుర్తుచేసుకుంటే మనము హిందీ జపనీస్ మరియు టర్కిష్ అయిన ఈ మూడు భాషలను ఎందుకు పరిగణించామో తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే ఈ రకమైన భాషలకు భాగస్వామ్య భాషా వాతావరణం లేదు సరేనా వాటికి ఎలాంటి భాగస్వామ్య మూలం లేదా సంపర్కం లేదా సాంస్కృతిక వాతావరణం ఉండదు భాగస్వామ్యo లేకపోవడం లేదా భాషా పరిచయం లేకపోవడం లేదా భాగస్వామ్య మూలం లేదా సాంస్కృతిక సారూప్యత ఉన్నప్పటికీ మనం హిందీని ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినదిగా చూస్తాము టర్కిక్ భాష అయిన టర్కిష్ మరియు ఒంటరిగా ఉన్న జపనీస్ అయితే ఈ భాషలు సాన్నిహిత్యంగా ఉండకుండా విడిగా ఉంటాయి ఒకదానితో ఒకటి సంబంధం లేకున్నప్పిటికి మరియు ఎటువంటి సన్నిహిత సంబంధం లేకుండా సహజమైన లేదా సాంస్కృతిక స్థితిగతులు లేకుండా ఈ డొమైన్లలో దేనిలోనైనా ఇలాంటి సారూప్యత ఉండదు ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటి ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే వీటిలో పొస్సెస్సర్ పొస్సెస్సామ్ సంబంధానికి సంబంధించి కానీ కర్త క్రియ కర్మ కు సంబంధించినంత వరకు యాడ్పోస్జిషన్ మరియు నామవాచక పదబంధం లో పద క్రమం ఒకేలా ఉంటుంది ఇక్కడ ఆందోళన కల్గించే ప్రశ్న ఏమిటంటే మనకు సహాయపడే ఒక రకమైన సారూప్యత లేదా ఒక రకమైన ప్రేరేపణ ఉండాలి లేదా సాంస్కృతిక భౌగోళిక లేదా ప్రాంతీయ లేదా వంశపారంపర్య సారూప్యత లేనప్పటికీ మనం అర్థం చేసుకోవాలి ఈ భాషలు కూడా కొన్ని భాషా సారూప్యతలను చూపుతాయి ఈ భాషలు కొన్ని క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలను కూడా చూపుతాయి అంటే కొన్నిపద్ధతులు లేదా కొన్ని భాషలలో అందుబాటులో ఉండే దృగ్విషయాల గురించి మనం నిర్మాణాత్మకంగా ఆలోచించవచ్చు నేను కొన్ని సెషన్ల తర్వాత భాష మరియు భాషా సార్వత్రికత గురించి చర్చించేటప్పుడు మనం ఈ చర్చల్లోకి వెళ్తాము కాబట్టి ఇది హిందీ జపనీస్ మరియు టర్కిష్ భాషల కథ నేను చెప్పగలిగితే ఒకటి ఇండో యూరోపియన్ భాష లేదా ఇండో ఆర్యన్ అప్పుడు ఒక తుర్కిక్ భాష మరియు జపనీస్ భాషలు ఉన్నాయి ఈ జపనీస్ భాష ఒంటరిగా పరిగణించబడుతుంది వీటన్నింటికీ కొన్ని భాగస్వామ్య లక్షణాలు ఉన్నాయి మరోవైపు మనకు అరబిక్ రాపా నుయ్ వంటి భాషలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు భాషలు కూడా జన్యుపరంగా సంబంధం లేనివి కాబట్టి రాపా నుయ్ మరియు అరబిక్ మధ్య పరస్పర సంబంధాన్ని మీరు ఈ రెండు భాషల మధ్య ఎలాంటి తేడాను కనుగొంటారని నేను అనుకోను ఏదేమైనా మీరు అరబిక్ మరియు రాపా నుయ్ భాషల్లో పద క్రమం మరియు పొస్సెస్సర్ పొస్సెస్సామ్ సంబంధంను పరిశీలిస్తే అవి ఒకే రకానికి వస్తాయి అలాగే హిందీ జపనీస్ మరియు టర్కిష్ భాషలు మరొక వర్గం లేదా రకానికి చెందినవి కాబట్టి టైప్ 1 మరియు టైప్ 2 రకాలు ఉన్నాయి మన వద్ద అనుభావిక మరియు భాషా పై ఉన్న ఈ సమాచారంతో ఇప్పుడు మనం క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం కాబట్టి క్రాస్ లింగ్యుస్టిక్ సారూప్యత ఉందని నేను చెప్పినప్పుడు దాని ద్వారా మీరు ఏమి అర్థం చేసుకుంటారు నేను దానిని లక్ష్యంగా పెట్టుకున్నాను మరియు ప్రపంచ భాషలలో భాషా సారూప్యతలకు కారణాలు ఏమిటి మీకు గుర్తుంటే నేను నాలుగు ప్రధాన కారణాల గురించి మాట్లాడాను అవి ప్రేరేపించగల నాలుగు ప్రధాన కారణాలు లేదా అవి క్రాస్ లింగ్యుస్టిక్ సారూప్యతకు కారణం కావచ్చు ఇందులో మొదటిది భాగస్వామ్య వారసత్వం మీరు భాగస్వామ్య వారసత్వాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు మీరు ఆలోచించాలని నేను కోరుకునే రెండు భాషలు అవి ఇంగ్లీష్ మరియు జర్మన్ భాషలు కాబట్టి ఇంగ్లీష్ మరియు జర్మన్ ఈ రెండు జర్మనిక్ భాషల కుటుంబానికి చెందినవి మరియు వాటికి భాగస్వామ్య వారసత్వం ఉందని మనం ఎందుకు పరిగణించాలి కాబట్టి ఇంగ్లీష్ మరియు జర్మన్ రెండు భాషల్లోనూ వారసత్వం ఉన్నందున ఇందులో చాలా పదాలు ప్రోటో జర్మనిక్ భాష నుండి ఉన్నాయి అందుకే ఇది వాస్తవానికి భాగస్వామ్య పూర్వీకుల భాషగా పరిగణించబడుతుంది కాబట్టి ప్రోటో జర్మనిక్ అనేది ఇంగ్లీష్ మరియు జర్మన్ రెండింటికి పూర్వీకుల భాష కావడం వల్ల బ్రెడ్ అనే పదం ఈ రెండు భాషల్లో ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీరు భాషల వారసత్వాన్ని పరిశీలిస్తే అవి పెద్ద డొమైన్ నుండి లేదా పెద్ద చెట్టు నుండి ఎలా శాఖలుగా విభజించబడ్డాయో చూడవచ్చు అప్పుడు ఇంగ్లీషు మరియు జర్మన్ సోదరి భాషలుగా ఉంటాయని మీరు తెలుసుకోవచ్చు మరి వాటిని సోదరి భాషలుగా ఎందుకు పరిగణిస్తారు అది కలిగి ఉన్న భాగస్వామ్య పూర్వీకుల భాష కారణంగా దాన్ని ప్రోటో జర్మనిక్ అంటారు మనము ఇక్కడ చేసిన జాబితాలో క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలకు మొదటి కారణం భాగస్వామ్య వారసత్వం ఇది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ ఏమిటి రెండవ పాయింట్ భాషా పరిచయం నేను కొంతకాలం క్రితం చెప్పినట్లుగా భాషల మధ్య భౌగోళిక సామీప్యత లేదా ప్రాంతీయ సామీప్యత కారణంగా మీరు భాషలలో ఒక విధమైన సారూప్యత ఉద్భవించడాన్ని చూడవచ్చు ఈ సందర్భంలో నేను మీ దృష్టిని ఇంగ్లీషు మరియు స్వాహిలి వంటి భాషలపైకి ఆకర్షించాలనుకుంటున్నాను కాబట్టి వాటికి అలాంటి భాగస్వామ్య పూర్వీకులు లేరు కానీ ఇందులో అంత సారూప్యత ఏమిటి ఎందుకంటే వాటికి ఒక రకమైన భాషా పరిచయం ఉంది ఎందుకంటే ఈ రెండు భాషలు షుగర్ వంటి పదాలను స్వీకరించాయి వీటికి ప్రధానంగా సంస్కృతంతో సంబంధం కారణంగా షుగర్ అనే పదం ఆంగ్లంతో పాటు స్వాహిలి లో కూడా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి భాషా పరిచయం కారణంగా స్వాహిలి మరియు ఇంగ్లీషు రెండు నిర్దిష్ట రకమైన సారూప్యతను కలిగి ఉంటాయి కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ కు రెండవ కారణం ఏమిటి దీనికి రెండవ కారణం భాషా పరిచయం కాబట్టి మనం భాషా సారూప్యతలను వివరించడానికి ప్రయత్నిస్తే మన చేతిలో ఉన్న బహుళ కారణాలను జాబితా చేయాలి ఇప్పుడు మనం మూడవదానికి వెళ్దాం కాబట్టి మూడవది ఏమిటి క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతకు మూడవ కారణం పంచుకున్న పర్యావరణ పరిస్థితులు పర్యావరణ పరిస్థితులలో భాగస్వామ్యం చేయబడిందని మీరు చెప్పినప్పుడు సాంస్కృతిక లేదా పర్యావరణ పరిస్థితులను పంచుకోవడం వల్ల భాషలకు ఇలాంటి సారూప్యతలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కాబట్టి ఉదాహరణలను చూద్దాం పర్యావరణ పరిస్థితుల కారణంగా క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలను కలిగి ఉన్న భాషల పేర్లను నేను మీకు చెప్తాను అవి జపనీస్ మరియు గుగు యిమిధీర్ కాబట్టి ఈ రెండు భాషలు దేనిని కలిగి ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి అక్కడ నేను ప్రత్యామ్నాయ పదాలను చదువుతాను ఇక్కడ వాటి ఎంపిక మాట్లాడేవాడు మరియు వినే వాడి మధ్య ఉన్న సామాజిక సంబంధంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రెండు భాషల గురించి చర్చించడానికి అంత ముఖ్యమైనది ఏమిటి ఈ రెండు భాషలైన జపనీస్ మరియు గుగు యిమిధీర్ ప్రత్యామ్నాయ పదాలను కలిగి ఉంటాయి మరియు అవి మాట్లాడేవాడు మరియు వినే వాడి మధ్య ఉన్న సామాజిక సంబంధాన్ని బట్టి వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు మీకు అర్థమయ్యేలా నేను హిందీ నుండి ఒక ఉదాహరణ ఇస్తాను భాషాశాస్త్రంలో చెప్పినట్లుగా నేను కుటుంబ సంబంధం లేదా బంధుత్వ సంబంధం గురించి మాట్లాడుతున్నాను బంధుత్వ సంబంధంలో మీ తండ్రి అన్నయ్యను మాతృ భాష హిందీలో బడే పాపా అని సంబోధించే కొన్ని సంస్కృతులు ఉన్నాయి కాబట్టి తండ్రి అన్నయ్య అనేది బంధుత్వ సంబంధం అంటే ఈ బంధుత్వ సంబంధం కోసం మనం ఉపయోగించే పదం రెండవది కొన్ని ఇతర ప్రదేశాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలలో బడే పాపా ఈ పదానికి తావూజీ అనే పదం ఉంది అంటే తావూజీ అనే పదాన్ని తండ్రి అన్నయ్యను సరిగ్గా సంబోధించడానికి ఉపయోగించే పదం పెద్ద నాన్న కదా కాబట్టి ఇది సాంస్కృతిక ఎంపికపై లేదా సాంస్కృతిక వాతావరణంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ మాట్లాడేవారు రెండు వేర్వేరు పదాలను కలిగి ఉంటారు మరియు వారు దానిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు పెద్ద నాన్న ను తావూజీ అనే పదంతో రాజస్థాన్ లేదా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పిలుస్తారు ఉత్తరాంచల్ లోని కొన్ని భాగాలలో లేదా బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది తండ్రి అన్నయ్యను బడే పాపా అని సంబోధిస్తారు అంటే ఈ సాంస్కృతిక వాతావరణం లేదా పర్యావరణ పరిస్థితులు కలిగి ఉండి మాట్లాడే ప్రజలు మరియు వినేవారి మధ్య సంభాషించేందుకు ఉపయోగించే సాంస్కృతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అర్థం కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ గా మనం ప్రపంచ భాషల నుండి ఉదాహరణలను తీసుకువస్తే ఒకటి జపనీస్ మరొకటి గుగు యిమిధీర్ కాబట్టి ఈ భాషలకు ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి ఇక్కడ మాట్లాడేవారికి స్వేచ్ఛ ఉంది లేదా పర్యావరణ పరిస్థితిని బట్టి మాట్లాడేవారికి మరియు వినేవారికి మధ్య ఉన్న సామాజిక సంబంధాన్ని బట్టి వారు పదాలను ఎంచుకుంటారు కాబట్టి అది ఎందుకు జరుగుతుంది అనేది ప్రశ్న మరియు అది ఎందుకు జరుగుతుందంటే స్థిరీకరించబడిన సమాజాల డిమాండ్లకు ప్రతిస్పందనగా వ్యత్యాసాలు ఉద్భవించినందున ఇది జరుగుతుంది స్థిరీకరించిన సమాజాల ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవాలి ఇక్కడ అనేక స్థాయిలు లేదా అనేక రకాలు ఉన్న చోట లేదా ఇది సజాతీయమైనది కావు కానీ వివిధ స్థాయిలలో గౌరవప్రదమైన లేదా ప్రసంగించే వైవిధ్య సమాజాలు ఉంటాయని అని అర్థం రెండు భాషలలో జపనీస్ మరియు గుగు యిమిధీర్ రెండింటినీ పరిశీలిస్తే స్థిరీకరించిన సమాజాల డిమాండ్లకు ప్రతిస్పందనగా వ్యత్యాసం ఉంది అలాగే మాట్లాడే వారు మరియు వినే వారికి సంబంధించినంతవరకు రెండింటిలోని పదాలను ఎంచుకొని స్వేచ్ఛ మాట్లాడేవారికి ఉంది కాబట్టి భాగస్వామ్య పర్యావరణ పరిస్థితుల గురించిన ఇది మూడవ పాయింట్ మరియు నాల్గవ పాయింట్ ఏమిటి నాల్గవ పాయింట్ భాష యొక్క రకాలను బట్టి ఉంటుంది కాబట్టి నేను చదివినట్లయితే అది భాషా రకాలను సూచిస్తుంది మరియు ఈ భాషా రకాలకు భాషా పరిచయం లేకపోయినా భాగస్వామ్య వంశపారంపరం లేనప్పటికీ అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి మరియు సాంస్కృతిక భాగాలలో సారూప్యత లేదని చెప్పవచ్చు మరి భాషలు నిర్మాణాత్మక స్థాయిలో ఒక నిర్దిష్ట రకమైన సారూప్యతలను ఎలా కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను హిందీ మరియు జపనీస్ ఉదాహరణలను తీసుకువస్తాను పొస్సెస్సర్ మరియి పొస్సెస్సామ్ గురించి మన వద్ద ఉన్న డేటాను పునశ్చరణ చేసుకుందాం నేను చెప్పినట్లుగా హిందీ మరియు జాపనీస్ రెండు భాషలలో పొస్సెస్సామ్ కు ముందు పొస్సెస్సర్ వస్తుంది అయితే అది ఇంగ్లీషు నుండి భిన్నంగా ఉందా లేదా ఇంగ్లీషుతో సమానంగా ఉందా అనే విషయాన్ని మీరు ఆలోచించి మాకు తెలియజేయండి నేను అమ్మాయి తల్లి Girl's Mother అనే ఉదాహరణను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి నేను అమ్మాయి తల్లి అని చెప్పినప్పుడు పొస్సెస్సర్ ఎవరు ఇక్కడ అమ్మాయి పొసిస్సోర్ అవుతుంది మరియు పొస్సెస్సామ్ ఎవరు ఇక్కడ తల్లి పొస్సెస్సామ్ అవుతుంది కాబట్టి హిందీ మరియు జపనీస్ రెండింటిలోనూ పొస్సెస్సామ్ కు ముందు పొస్సెస్సర్ వస్తుంది కాబట్టి ఎలాంటి భాగస్వామ్య వంశపారంపరం సాంస్కృతిక భాగాలు లేదా భాషా పరిచయం లేనప్పటికీ ఈ రెండు భాషల మధ్య మనకు ఉన్న సారూప్యత ఇది కాబట్టి ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఈ రకమైన సారూప్యతలో ఎందుకు ఉందని మీరు అనుకుంటున్నారు కారణం ఏమిటంటే పొస్సెస్సార్లు ఆధారపడి ఉంటాయి మరియు పొస్సెస్సామ్లు ప్రధానమై ఉంటాయి మరియు ఈ రెండు భాషలు డిపెండెంట్ మరియు హెడ్ రకానికి చెందినవి మీరు ఒక నిర్దిష్ట భాష యొక్క వర్గాన్ని పరిశీలిస్తే హిందీ మరియు జపనీస్ రెండూ ఒక రకానికి చెందినవి మరి అది ఏ రకం డిపెండెంట్ మరియు హెడ్ రకానికి చెందినవి మరియు ఈ రకమైన డిపెండెంట్ మరియు హెడ్ కేటగిరీలో ఇక్కడ హెడ్ కు ముందు డిపెండెంట్ సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ హెడ్ అనేది పొస్సెస్సామ్ మరియు డిపెండెంట్ అనేది పొస్సెస్సర్ సరేనా ఇది ఎలా పని చేస్తుంది ఇది డిపెండెంట్ మరియు హెడ్ రకంతో వెళుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల్లో నేను వీటన్నింటిని కలిపితే లేదా నేను తిరిగి వ్రాయడానికి ప్రయత్నిస్తే లేదా క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలకు సంబంధించినంతవరకు మనం చర్చించిన వాటిని గుర్తుకు తెచ్చుకోవటానికి నేను మీకు సహాయం చేస్తాను మనం దానిని గ్రహిస్తే దానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్న జాబితాను తయారు చేసాము ఇందులో మొదటి కారణం భాగస్వామ్య వారసత్వం వల్ల మనకు క్రాస్ లింగ్విస్టిక్స్ సారూప్యతలు లభిస్తాయి ఉదాహరణకు బ్రెడ్ అనే పదం ఇంగ్లీష్ మరియు జర్మన్ భాషల్లో ఒకేలా ఉంటుంది రెండవది భాషా పరిచయం ఇంగ్లీష్ మరియు స్వాహిలిలలో చక్కెరకు సమానమైన పదం ఉంది మరియు అది మనకు అవసరమైన ఉదాహరణ భాషా పరిచయం కారణంగా క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతను చర్చించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి మరియు మూడవ కారణం పర్యావరణ పరిస్థితుల ప్రభావం మరి ఇక్కడ మనకు జపనీస్ మరియు గుగు యిమిధీర్ వంటి భాషలు ఉన్నాయి కాబట్టి ఈ భాషలను ఇక్కడ మాట్లాడే వారున్నారు వాటి ప్రమేయం ఉన్న పరిస్థితుల ఆధారంగా ప్రత్యామ్నాయ పదాలను ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంది మరియు నాల్గవ రకం భాషా రకాలను సూచిస్తుంది ఏ విధమైన సాంస్కృతిక సారూప్యత భాషా పరిచయం మరియు భాగస్వామ్య వంశావళి భాషలుగా కాకపోయినా ఇంగ్లీష్ మరియు జపనీస్ వంటివి ఒక నిర్దిష్ట రకానికి చెందినవి మరియు ఇక్కడ మనం డిపెండెంట్ మరియు హెడ్ సంబంధాన్ని చర్చించాము ఈ రెండు భాషలలో మొదట డిపెండెంట్ సంభవిస్తుంది మరియు ఆ తరువాత హెడ్ వస్తుంది దీనికి మరిన్ని కారణాలు ఉండవచ్చు మీకు నా సలహా ఏమిటంటే చక్కటి సమాచారం కోసం కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన మొరావ్సిక్ పుస్తకం ఇంట్రడ్యూజింగ్ లాంగ్వేజ్ టైపోలాజీని చదవండి లేదా ఇక్కడ చర్చించబడిన డేటా పాయింట్ల గురించి మరింత తెలుసుకోవడం మంచిది కానీ ఇవి ప్రాధమిక కారణాలు లేదా మనం క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలను కనుగొనడానికి ప్రయత్నిస్తే ఇవి ప్రాథమిక వివరణలు కాబట్టి భాషా సారూప్యతలు అని పిలువబడే కొన్ని విషయాలు ఉన్నాయని మనం గ్రహించినప్పటి నుండి ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే ఈ సారూప్యతలు ఉన్నాయా ఈ సారూప్యతలు అన్ని భాషలకు నిజమైనవిగా ఉన్నాయా మనం మాట్లాడుతున్న ఈ పొస్సెస్సివ్ పొసిషన్ సంబంధం అంతా డిపెండెంట్ హెడ్ సంబంధం అని మీరు అనుకుంటున్నారా ఈ సంబంధం అన్ని భాషలకు ఒకే విధంగా ఉంటుందా లేదా మనం ఇప్పటికే కొన్ని తేడాలు ఉన్నాయని చర్చించాము ఈ భాషలలో ఏదైనా సారూప్యత ఉందా లేదా భాషా దృగ్విషయం అన్ని భాషలలో ఒకే విధంగా ఉండబోతున్నట్లు మీరు గుర్తించగల ఏదైనా ఉందా కాబట్టి దానిని యూనివెర్సల్స్ లేదా లింగ్విస్టిక్ యూనివెర్సల్స్ అని పిలుస్తారు ఈ భావనతో మనకు రెండు లాంగ్వేజ్ యూనివెర్సల్స్ ఉన్నాయని చెప్పవచ్చు మరియు కొన్నిసార్లు లింగ్విస్టిక్ యూనివెర్సల్స్ భిన్నంగా ఉంటాయి కాని భాషా టైపోలాజీ కోర్సులను పరిగణనలోకి తీసుకుంటే నేను ఇక్కడ లాంగ్వేజ్ యూనివెర్సల్స్ గురించి మాట్లాడబోతున్నాను మన తదుపరి ప్రశ్న ఏమిటి లేదా మన చర్చ ఎలా ఉండాలి అన్ని భాషలలో అందుబాటులో ఉన్న ఏదైనా లక్షణం ఉందా అని తెలుసుకుందాం క్రాస్ లాంగ్వేజ్లలో కనిపించే ఒక అంశం వ్యక్తిగత సర్వనామాలు అని మీరు గుర్తుంచుకోవాల్సిన ఉంటుంది నేను అన్ని భాషలను చెప్పను మొరావ్సిక్ వాదనలను అనుసరించి అన్ని తెలిసిన భాషలను అనుసరిస్తాను ప్రపంచంలోని అన్ని భాషలు గుర్తించబడ్డాయి లేదా కనుగొనబడ్డాయి ఆ భాషలు నిజంగా ఉండవచ్చని లేదా కాకపోవచ్చని వాదించే భాషా శాస్త్రవేత్తలు లేరు భాషా శాస్త్రవేత్తలు చూడని భాషలు కూడా ఉండవచ్చు ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న చిన్న మైనారిటీ వర్గాలు మాట్లాడే భాషలు కూడా ఉండవచ్చు కాబట్టి నోన్ లాంగ్వాజెస్ అనే ఈ పదం మీద మనం దృష్టి పెడదాం మీ కోసం నేను ఇక్కడ గుండ్రంగా నోన్ అనే పదాన్ని గీసాను ఎందుకంటే ఇది ముఖ్యమైనది కాబట్టి అన్ని భాషలు అని చెప్పే బదులుగా మనకు తెలిసిన అన్ని భాషలు అని చెప్తాము కాబట్టి కనీసం ఒక లాంగ్వేజ్ యూనివెర్సల్స్ అన్ని భాషలలో వ్యక్తిగత సర్వనామాలుగా లభిస్తుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ నుండి మనం ఏమి గ్రహించాలి ఇక్కడ పాల్గొనే వారందరికీ నేను ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాను అ ప్రశ్న ఏంటంటే అన్ని తెలిసిన భాషలకు వ్యక్తిగత సర్వనామాలు ఎందుకు ఉన్నాయి మీరు సమాధానాల గురించి ఆలోచించగలరా కాబట్టి ఇది ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి మరియు సమాధానం ఇక్కడ ఎలా చర్చించబడింది క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతకు గల కారణాల వంటి జన్యుశాస్త్రాలను మనము అనుసరిస్తే ఇందులో ఒక్కొక్కటిగా వర్తింపజేస్తాము అయితే సాధ్యమయ్యే వివరణలు ఏమిటి క్రాస్ లింగ్విస్టిక్ కు మొదటి కారణాన్ని గుర్తుచేసుకుందాం భాగస్వామ్య వంశపారంపర్యం లేదా భాగస్వామ్య వారసత్వం కదా రెండవ కారణం ఏమిటి భాషా పరిచయం మూడవ కారణం ఏమిటి సాంస్కృతిక పరిస్థితులు మరియు నాల్గవ కారణం భాషా రకం ఇప్పుడు అన్ని భాషలకు వ్యక్తిగత సర్వనామాలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్న ఉంటే వీటిలో ఏదైనా ఉండవచ్చు లేదా అన్ని సమాధానాలు నిజం కావచ్చు దానికి ఎవరైనా సమాధానం చెప్పవచ్చు లేదా ఎవరైనా సరే అని చెబితే అన్ని భాషలకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి ఎందుకంటే అన్ని భాషలు జన్యుపరంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి మరియు అవి పూర్వీకుల భాష నుండి ఉద్భవించినందున వాటికి వ్యక్తిగత సర్వనామాలు ఉంటాయి అని చెప్పవచ్చు భాగస్వామ్య వంశపారంపర్యం ఇది మొదటి కారణం మరియు ఇది సారూప్యతను ప్రేరేపించే ప్రధాన కారణాలలో ఒకటి ఆ విధంగా చూస్తే అన్ని భాషలు జన్యుపరంగా సంబంధం కలిగి ఉన్నాయని మరియు అన్ని భాషల నుండి ఉద్భవించిన పూర్వీకుల భాషకు వ్యక్తిగత సర్వనామాలు ఉంటాయని మన వాదన అందుకే ప్రపంచంలోని అన్ని భాషలకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి ఇదంతా ఒక వాదనల సమితి రెండవ వాదన ఏమిటంటే అన్ని భాషలు ఒకదానితో ఒకటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాయి మరియు వ్యక్తిగత సర్వనామాల ఉనికి ఒకటి నుండి మరొకదానికి వ్యాపించి ఉంటుంది అది రెండవ కారణం అంటే మనం చేస్తున్న వాదన ఏమిటీ ఒక సాధారణ లేదా భాగస్వామ్య పూర్వీకుల సంబంధాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రపంచంలోని అన్ని భాషలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలను కలిగి ఉండవచ్చని మన వాదన మరియు ఒకరితో ఒకరు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నందున వ్యక్తిగత సర్వనామాల ఉనికి ఒక భాష నుండి మరొక భాషకు వ్యాపించింది ఈ విధంగా మనకు తెలిసిన అన్ని భాషలలో వ్యక్తిగత సర్వనామాలు వచ్చాయి అది రెండవ విషయం మూడవ విషయం లేదా మూడవ కారణం సాంస్కృతిక పరిస్థితులను బట్టి వస్తుంది కాబట్టి అన్ని భాషలు ఒకే సాంస్కృతిక పరిస్థితులలో మాట్లాడటం వలన ప్రపంచంలోని భాషలు వ్యక్తిగత సర్వనామాలను కలిగిఉంటాయి ఇది నిజమని మీరు అనుకుంటున్నారా అన్ని భాషలు ఒకే సాంస్కృతిక స్థితిలో మాట్లాడబడతాయని మీరు అనుకుంటున్నారా దాని గురించి మనం తరువాత ఆలోచిద్దాము కానీ ఇది ఒక సంభావ్య కారణం కావచ్చు మరియు నాల్గవది ఏమిటి అన్ని భాషలు ఒకే భాషా రకానికి చెందినవి ఎందుకంటే ఇది భాషా రకాన్ని బట్టి లేదా టైపోలాజికల్ సారూప్యత కారణంగా మనకు క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలు ఉంటాయి కాబట్టి మీరు అలా ఎందుకు అనుకుంటారు మనం ఇప్పుడు సాధ్యమయ్యే వివరణను విశ్లేషిద్దాం కాబట్టి ఇవి నాలుగు సంభావ్య వివరణలు మనకు సంభావ్య వివరణలు ఉన్నందున ఇప్పటి నుండి సాధ్యమయ్యే వివరణలు ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తాము ఇందులో మొదటిది ఏమి చెప్తుంది అయితే దానిని చూద్దాం మొదటిది అన్ని మానవ భాషలకు ఒకే మూలం ఉందని చెప్తుంది భాగస్వామ్య వారసత్వం యొక్క తార్కికం ప్రకారం వెళితే ఈ పురాతన భాషకు వ్యక్తిగత సర్వనామం ఉంటే అన్ని పిల్ల భాషలు దానిని నిలుపుకుంటాయి ఇది సాధ్యమయ్యే పరికల్పన అని మీరు అనుకుంటున్నారా దీనిపై మీ ఆలోచన ఏమిటి అన్ని భాషలు సారూప్యత లేదా ఒకే వంశపారంపరాన్ని పంచుకుంటాయి మీరు అనుకుంటున్నారా మనం ఈ పరికల్పనకు కట్టుబడి ఉంటే దానికి రెండు ప్రశ్నలు వున్నాయి మరి ఈ రెండు ప్రశ్నలు ఏమిటి మొదట ప్రశ్నను నేను ఇక్కడ వ్రాస్తాను కాబట్టి మొదటి వాదనను అనుసరించి మనకు ఇక్కడ ఉన్న ప్రశ్నలు ఏమిటంటే అన్ని భాషలు భాగస్వామ్య వంశపారంపర్యంను కలిగివుంటాయి మొదటి పరికల్పన ఏమిటంటే అన్ని భాషలకు భాగస్వామ్య వారసత్వం ఉంది లేదా ఇక్కడ ఒక ప్రోటో లేదా మాతృభాష ఉంది అందులో నుంచి అన్ని పిల్ల భాషలు ఉద్భవించాయి అదే జరిగితే మనం సమాధానం చెప్పాల్సిన రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న ఏమిటంటే మూల భాషకు వ్యక్తిగత సర్వనామాలు ఎందుకు ఉన్నాయి కాబట్టి ఇది ఆలోచించదగిన ప్రశ్న అని మీరు అనుకోలేదా మూల భాషకు వ్యక్తిగత సర్వనామం ఎందుకు ఉంది మరేదైనా ఎందుకు లేదు లేదా అది ఎందుకు x y z ఉండకూడదు అప్పుడు ఇది రెండవ ప్రశ్న సరేనా మూల భాషకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయని మనం అనుకుంటాము అప్పుడు వ్యక్తిగత సర్వనామాలు మాత్రమే ఎలా వస్తాయి అనేది ప్రశ్న స్పష్టంగా అనేక ఇతర భాషా దృగ్విషయాలు సహస్రాబ్దాలుగా మనుగడలో ఉన్నాయి అనేక సంవత్సరాల నుండి కొన్ని మిలియన్ల సంవత్సరాలు గడిచాయి లేదా అది గతం కాబట్టి వ్యక్తిగత సర్వనామం మాత్రమే మరికొందరితో పాటు ఖచ్చితంగా సహస్రాబ్దాలుగా మనుగడ సాగించింది కానీ ఇతరులకు ఇలా కాలేదు కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలమని నేను అనుకోను కాబట్టి మొదటి పరికల్పనకు దాని స్వంత సవాళ్లు ఉన్నాయి కానీ అది అసాధ్యం కాదు ప్రపంచంలోని అన్ని భాషలు ఉద్భవించిన చోట నుండి ప్రోటో లాంగ్వేజ్ ఉండవచ్చని భాషా శాస్త్రవేత్తలు వాదిస్తారు మరియు అది మనం అంగీకరించే విషయం అయితే మనం కూడా ఈ రెండు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాలి ఇప్పుడు రెండవ పరికల్పన ఏమిటి రెండవ పరికల్పన ఏమిటంటే వ్యక్తిగత సర్వనామాలు మొదట ఒక భాషలో ఉద్భవించాయి మరియు తరువాత ఆ ఆలోచన ఇతర భాషలకు వ్యాపించింది ఇది రెండవ పరికల్పన కావచ్చు అది ఆలా జరిగిందా లేదా అది ఒక భాషలో కనిపిస్తుందా కానీ భాషా పరిచయం మరియు ఇతర సమస్యల కారణంగా అది ఇతర భాషలకు వ్యాపించింది ఇది రెండవ పరికల్పన మరి మూడవ పరికల్పన ఏమిటి మూడవ పరికల్పన ఏమిటంటే అన్ని భాషలకు ఒకే విధమైన సాంస్కృతిక పరిస్థితుల కారణంగా అన్ని భాషలు తమ వాతావరణంలో కొంత భాగాన్ని కనీసం ఒక సారూప్యతను పంచుకుంటాయనేది నిజం లేదా ఒక భాగస్వామ్య సంబంధం ఏమిటంటే ఈ భాషలన్నీ మానవ సమాజంలో మాట్లాడబడతాయి సరేనా కాబట్టి మానవ సమాజంలో మాట్లాడే భాషలను పరిగణనలోకి తీసుకుంటే పర్యావరణం అలాగే ఉంటుంది సాంస్కృతిక వాతావరణంలోని సారూప్యత కారణంగా వ్యక్తిగత సర్వనామాలు ఒక భాష నుండి మరొక భాషకు వ్యాపించాయి కాబట్టి ఇవి విభిన్నమైన పరికల్పనలు అటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మనం దీన్ని నిజంగా పరిగణించవచ్చు మరియు నాల్గవ వివరణ ఏమిటి నాల్గవ వివరణ ఏమిటంటే అన్ని భాషలకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి అవి ఒకే రకాన్ని ఏర్పరుస్తాయని మనం చెప్పవచ్చు అంటే ప్రపంచంలోని అన్ని భాషలు ఒక రకానికి చెందినవి అని అర్థం కాబట్టి ఈ నాలుగు అవకాశాలు లేదా ఈ నాలుగు పరికల్పనలు అసాధ్యం కావు కానీ మీరు వీటిలో ఒకదానిని ఊహించినప్పుడు ఉద్భవిస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం కాబట్టి ఇప్పటికీ భాషా శాస్త్రవేత్తలు దీనిపై పని చేస్తున్నారు మరియు సాధ్యమయ్యే నాలుగు వివరణల ఆధారంగా మనం ఐదవదానికి కూడా వెళ్ళవచ్చు ఐదవ దాన్ని నేను ఈ స్లైడ్ లో చర్చించలేదు కాబట్టి ఇక్కడ ఇది ఐదవ ప్రశ్న అవుతుంది లేదా ఐదవ దానిలో మనం ఏ విధమైన ప్రశ్నను చూస్తాము ఇది ఈ స్లైడ్ లో ఇక్కడ వ్రాయబడింది తెలిసిన భాషలు అన్నింటిలో వ్యక్తిగత సర్వనామాలు ఎందుకు ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే ఐదవ ప్రశ్న ఏమిటంటే అన్ని భాషలు ఒకే రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థకు చెందినవి కాబట్టి ఇక్కడ వ్యక్తిగత సర్వనామం ఉనికి అవసరం కాబట్టి ఇది ఐదవ వివరణ కాబట్టి ఐదవ వివరణ ఏదో ఒకవిధంగా వాటన్నింటినీ సంగ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే భాషలు ఒకే రకమైన కమ్యూనికేషన్ వ్యవస్థకు చెందినవి ఇక్కడ ఖచ్చితంగా వ్యక్తిగత సర్వనామం ఉనికి అవసరం ఈ అవసరం కారణంగా మనకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్న భాషలు ప్రపంచంలో ఉన్నాయి సరేనా కాబట్టి టైపోలాజీ సాహిత్యంలో భాషా శాస్త్రవేత్తలు మీకు క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతతో సంప్రదించడానికి లేదా ఆలోచించడానికి ఇచ్చే కొన్ని సమాధానాలు ఇవి నేను దానిని క్లుప్తంగా లేదా మరింత సరళంగా ఒక రూపంలో ఉంచితే ఈ సాధ్యమైన వివరణల కారణంగా క్రాస్ లింగ్విస్టిక్ లేదా టైపోలాజికల్ క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలు లీనమై ఉన్నాయని నేను చెబుతాను మరియు నేను మీరు నేను లేదా అతను లేదా ఆమె వంటి వ్యక్తిగత సర్వనామం ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాము అవి ఈ విధమైన సర్వనామాలు మనకు ఈ విషయాలు భాషల్లో ఎందుకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం చర్చించిన ఈ ఐదింటి పరికల్పనలో ఏదైనా ఒకటి కావచ్చు కానీ మీరు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే ఈ దృగ్విషయం అందుబాటులో ఉన్నందున భాషలలోని వ్యక్తిగత సర్వనామాలను మనము లాంగ్వేజ్ యూనివర్సల్ అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ నుండి నేను లాంగ్వేజ్ యూనివెర్సల్స్ కు సంబంధించిన సమస్యలను తీసుకోబోతున్నాను లేదా మాట్లాడబోతున్నాను ముఖ్యమైన పదాలు షేర్డ్ ఇన్హెరిటెన్స్ లాంగ్వేజ్ కాంటాక్ట్ షేర్డ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కల్చరల్ కండిషన్స్ లాంగ్వేజ్ టైప్స్ లాంగ్వేజ్ యూనివెర్సల్స్ పర్సనల్ ప్రొనౌన్ ప్రోటో లాంగ్వేజ్